ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ II పై ఉపన్యాసాలకు పునః స్వాగతంఇది 56 వ ఉపన్యాసం మరియు మేము ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్తో కొనసాగిస్తాము కాబట్టి ప్రత్యేకించి ఈ ఉపన్యాసంలో మేము వివిధ ఫంక్షన్ల యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ లేదా ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ పొందడానికి ఉపయోగించే కన్వల్యూషన్ థీరం గురించి చాలా ముఖ్యమైన కాన్సప్ట్ గురించి మాట్లాడుతాము ఆపైడిఫరెన్సియల్ ఈక్వేషన్స్ ను పరిష్కరించేటప్పుడు కొన్ని లిమిటింగ్ థీరంలు కూడా ముఖ్యమైనవి మనం ఏమి చేశామో గుర్తు చేసుకుందాం ప్రాపర్టీల యొక్క ఈ రెండు వర్షన్లు చర్చించబడినవి షిఫ్టింగ్ ప్రాపర్టీలతో సహా అనేక ప్రాపర్టీలను మేము పరిశీలించాము మరియు మనం స్కేల్ లో మార్పు చేంజ్ ఆఫ్ స్కేల్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ ని కూడా చూసాము కాబట్టి మనం ఫంక్షన్ని 𝑡𝑛 ద్వారా గుణించినప్పుడు ఈ f𝑡 ఫంక్షన్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ను డిఫరెన్షియేట్ చేయడం ద్వారా మనం పొందవచ్చు మరియు డివిజన్ బై 𝑡 ప్రాపర్టీ division by 𝑡కాబట్టి f𝑡 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ మనకు తెలిస్తే ఆ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ను ఇంటిగ్రేటింగ్ చేయడం ద్వారా మనం ఈ 𝑓𝑡𝑡 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ను కూడా పొందవచ్చు డెరివేటివ్స్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కూడా చర్చించబడింది మరియు చివరిగా మేము ఇంటిగ్రల్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ తో చివరి ఉపన్యాసం ముగించాము కాబట్టి ఈ రోజు మనం కొద్దిగా భిన్నంగా ఉండే ప్రాపర్టీస్ తో ప్రారంభిస్తాము వాటిలో ఒకటి కన్వల్యూషన్ ప్రాపర్టీ ఇవ్వబడిన రెండు ఫంక్షన్ల f𝑡 మరియు 𝑔𝑡 యొక్క కన్వల్యూషన్ 𝑓∗𝑔 అని వ్రాయబడింది అది కన్వల్యూషన్కు నొటేషన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ గురించి చర్చిస్తున్నప్పుడు మేము ఇదే కాన్సెప్ట్ ను ఉపయోగించాము కానీ అక్కడ పరిమితి 0 నుండి ∞ వరకు తీసుకోబడింది మరియు మేము ఈ లాప్లేస్ కన్వల్యూషన్ను 0t f𝜏𝑔𝑡−𝜏𝑑𝜏 గా ఇంటిగ్రల్ గా పరిగణిస్తున్నాము కాబట్టి ఇక్కడ షిఫ్ట్ ఉంది 𝑡−𝜏 మరియు ఇది 𝑑𝜏 ద్వారాఇంటిగ్రేట్ చేయబడింది ఉదాహరణకు మనకు ఉన్న ఉదాహరణ మేము ఈ 𝑒𝑡 మరియు ఫంక్షన్ 𝑡 యొక్క కన్వల్యూషన్ను పొందాలనుకుంటున్నాము కాబట్టి ఈ కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ను లెక్కించడానికి మనం ఈ నిర్వచనాన్ని ఉపయోగించవచ్చు అంటే మనం 𝑒𝜏ని పొందాలి మరియు రెండవ ఫంక్షన్ కోసం మనం 𝑡−𝜏 ని ఇక్కడి కి మార్చాము మనం తదుపరి స్లయిడ్లో 𝑓∗𝑔𝑔∗𝑓 అనే ప్రాపర్టీ ఉందని చూస్తాము అంటే మనం ఈ 𝑔 ఫంక్షన్లో షిఫ్ట్ చేసినా లేదా ఈ 𝑓 ఫంక్షన్లో షిఫ్ట్ చేసినా పర్వాలేదు కన్వల్యూషన్ ఇంటిగ్రల్ విలువ అలాగే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం రెండవ ఫంక్షన్ 𝑔కి మార్చాము అంటే 𝑡−𝜏 ఆపై మనకు 𝑒𝜏 ఉంది మరియు ఇది మరొక ఫంక్షన్ కాబట్టి రెండు ఫంక్షన్లు ఉన్నాయి మేము దీన్ని మొదటిదిగా తీసుకుంటాము మరియు ఇది రెండవ ఫంక్షన్ కాబట్టి ఇది ఇంటిగ్రేట్ చేయబడుతుంది మరియు ఇది డిఫరెన్షియేట్ చేయబడింది కాబట్టి ఇక్కడ భాగాల వారీగా ఈ ఇంటిగ్రేషన్ చేయడం ద్వారా మనకు ఈ 𝑡−𝜏 ఉంది ఈ 𝑒𝜏 యొక్క ఇంటిగ్రల్ తో మళ్లీ 𝑒𝜏 మరియు ఆపై లిమిట్స్ 0 నుండి 𝑡 వరకు ఉంటాయి మరియు మనకు 0t e 𝑑𝜏 ఉంది కాబట్టి మనం ఇక్కడ 𝜏 యొక్క పరిమితులను సబ్స్టిట్యూట్ చేయవచ్చు కాబట్టి మనం అక్కడ 𝑡ని ముందుగా ఉంచినట్లయితే ఇది 0 అవుతుంది మరియు మనం ఇప్పుడు అక్కడ 0ని ఉంచండి అది 𝑒0 అవుతుంది అంటే మీరు అక్కడ నుండి 𝑡 పొందుతారు మళ్లీ ఇక్కడ మనకు 𝑒𝜏 ఉంది ఆపై పరిమితి 0 నుండి 𝑡 వరకు ఉంటుంది అది 𝑒𝑡 మరియు −1 అవుతుంది మరియు అక్కడ నుండి −𝑡 ఉంటుంది కాబట్టి మేము 𝑒𝑡−𝑡−1ని ఈ కన్వల్యూషన్ ప్రోడక్ట్ లేదా ఇంటిగ్రల్ 𝑓∗𝑔 విలువగా పొందుతాము మేము sin ఫంక్షన్ మరియు cosine ఫంక్షన్ను పరిగణించే మరొక ఉదాహరణ చూద్దాము sin𝜔𝑡 మరియు cos𝜔𝑡 ఈ రెండు ఫంక్షన్ల కన్వల్యూషన్ ఎలా ఉంటుంది𝑓∗𝑔 మళ్లీ ఈ ప్రోడక్ట్ ని sin𝜔𝑡 మరియు cos𝜔𝑡−𝜏గా నిర్వచించారు మరియు వాదనలో ఇక్కడ మార్పు ఉంది కాబట్టి మేము 𝑡ని 𝑡−𝜏తో భర్తీ చేసాము ఆపై ఇది 𝑑𝜏 ద్వారా ఇంటిగ్రేట్ చేయబడాలి 2sin𝑥cos𝑦 sin𝑥𝑦sin𝑥−𝑦 అని ఈ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ మాకు తెలుసు మనకు sin𝑥 ఉన్నందున ఇక్కడ ఉపయోగించుకోవచ్చు కాబట్టి మనం అలా చేయవచ్చు 12 మరియు మనం ఇక్కడ sin𝜔𝑡sin2𝜔𝜏−𝜔𝑡 పొందుతాము రెండింటి మొత్తం కాబట్టి ఇది 𝜔𝜏 రద్దు చేయబడుతుంది మాకు 𝜔𝜏 ఉంది మరియు ఆపై డిఫరెన్స్ కాబట్టి మనకు 𝜔𝜏−𝜔𝑡 ఉంది ఆపై మైనస్ మైనస్ ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది కాబట్టి 2𝜔𝜏 ఈ 𝜔𝜏 మరియు 𝜔𝜏 2𝜔𝜏 మరియు −𝜔𝑡 అవుతాయి ఆపై మనం ఈ 𝑑𝜏ని కలిగి ఉన్నాము దానిని మనం సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకు ఈ sin𝜔𝑡 ఉంది మరియు మేము 𝜏కి సంబంధించి ఇంటిగ్రేట్ చేస్తున్నాము కాబట్టి అది కాన్స్టాంట్ గా లెక్కించబడుతుందిమనం అక్కడ 𝜏 పొందుతాము మరియు ఎగువ పరిమితిని 𝑡 మరియు మైనస్ 0 ఇక్కడ 𝑡 పరిచయం చేయబడుతుంది కాబట్టి అది ఒక నిమిషంలో భర్తీ చేయబడుతుంది మరియు ఇక్కడ నుండి కూడా మనం మైనస్ గుర్తుతో ఇంటిగ్రేట్ చేయవచ్చు ఇది cos2𝜔𝜏−𝜔𝑡 మరియు ఈ 2𝜔 ఇక్కడ డినామినేటర్ లో మరియు ఈ 2 అక్కడ వస్తుంది కాబట్టి ఇది 4𝜔గా మారింది ఆపై 𝜏కి 0 నుండి 𝑡 వరకు ఈ లిమిట్స్ కాబట్టి మనం అక్కడ 𝑡ని ఉంచినప్పుడు ఇది 𝑡sin𝜔𝑡 అవుతుంది కాబట్టి ఇది 0 అవుతుంది అలాగే ఇక్కడ మనం ఈ 2𝜔𝑡 ఆపై 2𝜔0ని సబ్స్టిట్యూట్ చేయవచ్చు అయితే ఈ పరిమితిని చర్చిస్తున్నప్పుడు మనం గమనించవలసిన విషయం ఏమిటంటే మనం దీన్ని 𝜏 ద్వారా 𝑡 భర్తీ చేసినప్పుడు మొదటి పదం cos𝜔𝜏 లాగా ఉంటుంది 2𝜔𝑡−𝜔𝑡 𝜔𝑡 అవుతుంది కాబట్టి మనకు మొదటి పదం cos𝜔𝑡గా ఉంది అప్పుడు మైనస్ పదం ముందు ఇది ఇక్కడ 4𝜔 మైనస్ గా మనం 𝜏ని 0గా ఉంచినప్పుడు ఇది cos0మనకు మైనస్తో cos𝜔𝑡 ఉంటుంది కానీ ఈ మైనస్ వల్ల cos విలువ మారదు కనుక ఇది cos−𝑥cos𝑥 కాబట్టి ఇక్కడ మళ్లీ మాకు cos𝜔𝑡 ఉంది మరియు అవి రద్దు చేయబడతాయి కాబట్టి రెండవ టర్మ్ నుండి ఎటువంటి సహకారం ఉండదు మరియు మాకు అక్కడ మొదటి టర్మ్ మాత్రమే ఉంటుంది అంటే దీని విలువ 12𝑡sin𝜔𝑡 అవుతుంది కాబట్టి అది ఈ రెండు ఫంక్షన్ల యొక్క కన్వల్యూషన్ ప్రోడక్ట్ ఇక్కడ మనకు sin𝜔𝑡 మరియు cos𝜔𝑡 ఉంటాయి కన్వల్యూషన్ యొక్క కొన్ని ఆసక్తికరమైన లక్షణాలు ఉన్నాయి వాటిలో కొన్ని మేము ఇక్కడ లిస్ట్ చేస్తాము ఉదాహరణకు సిమ్మెట్రీ ప్రోపర్టీ అంటే 𝑓∗𝑔𝑔∗𝑓 మరియు ఈ లక్షణాలన్నింటినీ కేవలం ఇంటిగ్రల్ ప్రోపర్టీ ద్వారా గమనించవచ్చు ఉదాహరణకు మేము దీన్ని 𝑓∗𝑔 తీసుకోవాలి మేము మొదటి కేసుకు సంబంధించిన రుజువును పరిశీలిస్తాము మరియు మిగిలినవి నిజానికి అల్పమైనవి కాబట్టి 𝑓∗𝑔 అనేది 0t f𝜏𝑔𝑡−𝜏𝑑𝜏 మరియు మనం ఈ 𝑡−𝜏ని కొత్త వేరియబుల్ 𝑢 గా ప్రతిషేపిస్తే 𝑢 అంటే −𝑑𝜏𝑑𝑢 కాబట్టి దీనికి 𝑡 వద్ద ఉన్న లిమిట్స్ 𝜏0 వద్ద 𝑢𝑡 అవుతుంది ఇక్కడ ఈ పరిమితి 𝑡 అవుతుందిఆపై అక్కడ పరిమితి 𝜏𝑡 ఉన్నప్పుడు 𝑢0 అవుతుంది కాబట్టి మనకు పరిమితి ఉంటుంది 𝑡 → 0 వరకు కానీ ఇక్కడ −𝑑𝑢𝑑𝜏గా 𝑢 తో మైనస్ గుర్తు ఉన్నందున అది మళ్లీ 0 నుండి 𝑡కి మార్చబడుతుంది కాబట్టి పరిమితి 0 నుండి 𝑡 వరకు మనకు 𝑓 ఉంది మరియు ఇది 𝜏 మనకు 𝑡−𝑢 మరియు 𝑡−𝜏 ఉంది అది మళ్లీ 𝑢 కాబట్టి 𝑑𝑢 ఇది మన దగ్గర ఉన్న 𝑓∗𝑔 ఇంటిగ్రల్ మరియు ఈ నిర్వచనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది 𝑔∗𝑓కి సమానం కాబట్టి మనం ఇక్కడ చూసినది 𝑓∗𝑔 ఈ ఇంటిగ్రల్ దీనికి సమానం 𝑔∗𝑓 కాబట్టి సిమ్మెట్రీ ఉంది మరియు మనం 𝑓లో షిఫ్ట్ చేసినా లేదా 𝑔లో షిఫ్ట్ చేసినా పట్టింపు లేదు ఇంటిగ్రల్ విలువ చెక్కుచెదరకుండా ఉంటుంది మనకు ఉన్న మరొక ప్రోపర్టీ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే మనం 𝑓 యొక్క కన్వల్యూషన్ ప్రోడక్ట్ ని చేస్తే దీనితో మరొక కన్వల్యూషన్ 𝑔∗ℎ ఆపై 𝑓 తో కన్వల్యూషన్ చేసినట్లు అవుతుంది కాబట్టి ఈ క్రమంలో మొదట 𝑔 మరియు ℎ కన్వల్యూషన్ చేసిన తర్వాత దాని ప్రోడక్ట్ 𝑓తో 𝑓 కన్వల్యూషన్ ప్రోడక్ట్తో సమానంగా ఉంటుంది మనం దీన్ని మొదట 𝑓 మరియు 𝑔తో చేయవచ్చు తర్వాత ℎతో ఇది కూడా సమానంగా ఉంటుంది కాబట్టి ప్రోపర్టీ మాదిరిగానే మేము ఇక్కడ నిరూపించిన సమరూప లక్షణం కూడా ఈ ప్రోపర్టీని సులభంగా నిరూపించవచ్చు ఆపై మరొక సిమెట్రీ ప్రోపర్టీ ఉంది 𝑐 కాన్స్టెంట్ ఉన్నట్లయితే ముందుగా మనం ఇక్కడ 𝑓 మరియు 𝑔 యొక్క కన్వల్యూషన్ ప్రోడక్ట్ ని నిర్వహిస్తాము మరియు ఈ కాన్స్టెంట్ తో మల్టిప్లికేషన్ చేస్తాను ముందుగా మనం 𝑐 నుండి 𝑓 వరకు మల్టిప్లికేషన్ చేయాలి ఆపై 𝑔తో కన్వల్యూషన్ చేస్తాము లేదా 𝑐ని 𝑔తో మల్టిప్లికేషన్ చేస్తే ఇతర మార్గం మొత్తం చేసి ఆపై మనం 𝑓తో కన్వల్యూషన్ చేస్తాము 𝑐 నిజానికి ఏ పాత్రను పోషించనందున ఇది అలాగే ఉంటుంది కాబట్టి ఇది కాన్స్టెంట్ గా ఉంటుంది మరియు మేము ఈ కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ను కలిగి ఉన్నాము తద్వారా ప్రతి సందర్భంలోనూ ఎల్లప్పుడూ ఇంటిగ్రల్ నుండి బయటకు వస్తుంది మరియు చివరకు మేము c అనేది 𝑓 మరియు 𝑔 యొక్క ప్రోడక్ట్ గా పరిగణిస్తాము కాబట్టి ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా ఈ సందర్భంలో కలిగి ఉంది 𝑓∗𝑔ℎ కాబట్టి మనకు మూడు ఫంక్షన్లు ఉన్నాయిమేము మళ్లీ 𝑔ℎ చేస్తాము ఆపై మేము దీనితో ఒక ప్రోడక్ట్ ని చేస్తాము 𝑓 లేదా మేము దీన్ని చేయవచ్చు 𝑓∗𝑔 మరియు ఆపై 𝑓∗ℎ జోడించండి కాబట్టి ఏ పరిస్థితిలోనైనా ఇది ఎడమ చేతి వైపు ఉన్న దానితో సమానంగా ఉంటుంది కాబట్టి ఇవి మనం నేరుగా ఉపయోగించగల కొన్ని ప్రాపర్టీ స్ ఎందుకంటే ఈ ఇంటిగ్రేషన్ కారణంగా నిరూపించడం కూడా కష్టం కాదు ఈ విభాగంలోని ముఖ్యమైన ఫలితాలలో ఒకటైన కన్వల్యూషన్ థీరం మరియు ఇది 𝑓 మరియు 𝑔 ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ 𝛼 యొక్క 0 నుండి ∞ వరకు పీస్వైస్ కంటిన్యూస్ గా ఉంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎగ్జిస్టెన్స్ కి తగిన షరతులు ఇవి ఆపై ఇది లాప్లేస్ ఆఫ్ ది కన్వల్యూషన్ 𝑓∗𝑔 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క 𝑔 ప్రొడక్ట్ యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క సాధారణ ప్రోడక్ట్ కి సమానం అని చెబుతుంది కాబట్టి ఇక్కడ కన్వల్యూషన్ తీసివేయబడింది మరియు సరిగ్గా ఈ కన్వల్యూషన్ థీరం యొక్క ఉపయోగం మనం ఈ కన్వల్యూషన్ ఇంటిగ్రల్ కు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ను వర్తింపజేసినప్పుడు అది L 𝑓𝑡𝐿𝑔𝑡 అవుతుంది ఇక్కడ రుజువు ని సంగ్రహంగా చెప్పాలంటే మేము ఈ 𝑓∗𝑔 యొక్క ఈ లాప్లేస్తో ప్రారంభిస్తాము అంటే నిర్వచనం ప్రకారం ఇక్కడ 𝑓∗𝑔 మరియు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ను 𝑓∗𝑔 తీసుకున్నాము 𝑒−𝑠𝑡 మరియు 𝑑𝑡 ఈ ఇంటిగ్రల్ 0 నుండి ∞కి వస్తాయి కాబట్టి ఇది ఈ ఇంటిగ్రల్ ద్వారా ఇవ్వబడిన 𝑓∗𝑔 యొక్క లాప్లేస్ని కలిగి ఉన్న నిర్వచనం ప్రకారం మరియు ఇక్కడ 𝑓 మరియు 𝑔 ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ 𝛼 అని ఇవ్వబడింది ఇప్పుడు మనం ఇక్కడ ఇంటెగ్రేషన్ ఆర్డర్ మార్చినట్లయితే సహజంగా ఇది అన్ని 𝑠𝛼 విలువలకి వర్తిస్తుంది కాబట్టిఇది 𝑡 ఆక్సిస్ మరియు ఇది 𝜏 ఆక్సిస్ అని మనం ఊహిస్తే ఇది 𝑡𝜏 లైన్ అని ఇంటిగ్రేషన్ ఏరియా నిర్ణయించబడుతుంది 𝑡విలువ 0 నుండి ∞ వరకు మారుతుందని మరియు 𝜏0 నుండి 𝜏 వరకు మారుతుందని ఇక్కడ ఇంటిగ్రల్ చెబుతుంది కాబట్టి ఇది ఈ పరిస్థితిలో ఇంటిగ్రేషన్ ఏరియా మరియు మేము దీన్ని ఇప్పుడు ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చాలనుకుంటున్నాము అంటే మొదట 𝑡కి సంబంధించి ఆపై 𝜏కి సంబంధించి ఇంటిగ్రేషన్ చేస్తాము కాబట్టి ముందుగా మనం 𝑡కు సంబంధించిఅంటే 𝑡 మారుతూ ఉంటుంది అప్పుడు ఇది 𝜏 నుండి ∞ వరకు మరియు 𝜏 మారవచ్చు ఎందుకంటే అది బయటి పరిమితి కాబట్టి 0 నుండి ∞ వరకు ఉంటుంది 𝜏 యొక్క లిమిట్స్ 0 నుండి ∞ వరకు ఉంటాయి ఇప్పుడు 0 నుండి ∞ వరకు గరిష్టంగా ∞కి వెళుతుంది మరియు ఇక్కడ మనం 𝑡 కోసం మరొకదానిని కలిగి ఉన్నాము అది ఎల్లప్పుడూ దీని నుండి మళ్లీ ∞కి వెళ్తుంది కాబట్టి ఇవి కొత్త లిమిట్స్ మరియు ఇప్పుడు మనం ఇక్కడ గమనించగలిగేది ఏమిటంటే మనం ఇక్కడ 𝑡−𝜏 ని 𝑢 గా తీసుకుంటే అంతర్గత ఇంటిగ్రల్ లో 𝑑𝑡 అనేది 𝑑𝑢 అవుతుంది మరియు మన దగ్గర ఇప్పుడు 0 నుండి ∞ 𝑒−𝑠𝑡 వరకు కొత్త ఇంటిగ్రల్ ఉంది ఇక్కడ 𝑡 𝑢𝜏 ఉంది ఆపై మన దగ్గర f𝜏 ఉంటే మన దగ్గర 𝑔𝑢𝑑𝑢𝑑𝜏 ఉంటుంది కాబట్టి మనకు 𝑒−𝑠𝑢 మరియు 𝑒−𝑠𝑡 ఉన్నందున దానిని రెండు ఇంటిగ్రల్ గా విభజించవచ్చు f𝜏𝑑𝜏 మరియు 𝑒−𝑠𝑢 𝑔𝑢తో ఉంటుంది కాబట్టి 𝑒−𝑠𝑢 ఆపై ఇది 𝑑𝑢 కాబట్టి ఇది f𝑡 యొక్క లాప్లేస్ మరియు ఇది 𝑔𝑡 యొక్క లాప్లేస్ ఇవి ఇప్పుడు రెండు వేర్వేరు ఇంటిగ్రల్స్ కాబట్టి ఇది 𝑓 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ మరియు 𝑔 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క సాధారణ ప్రోడక్ట్ ఇది కన్వల్యూషన్ థీరం ఉదాహరణకు వివిధ ఫంక్షన్ల ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ కోసం అప్లికేషన్లను మనం చూస్తాము ఇక్కడ లాగా మీరు ఈ ఫంక్షన్ 1𝑠12 యొక్క ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ను కనుగొనాలి మన దగ్గర ఉన్నది 1𝑠1 దీని లాప్లేస్ ఇన్వర్స్ 𝑒−𝑡 అని మనకు తెలుసు ఇప్పుడు దీనిని కనుగొనడానికి రెండు మార్గాలు ఉన్నాయి కానీ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ని పరిగణిస్తాము మరియు మనం ఇంతకు ముందు చేసిన ఇన్వర్స్ ని పొందవచ్చు ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ ని పొందడం కంటే చాలా తరచుగా మరియు సరళంగా ఉండే మరొక విధానం ఈ కన్వల్యూషన్ థీరం అంటే మనకు ఇక్కడ రెండు ఫంక్షన్ల ప్రోడక్ట్ ఉంది F𝑠 మరియు మనం 𝐺𝑠 అనుకుందాం ఇది రెండు ఫంక్షన్ల ప్రోడక్ట్ గా ఇవ్వబడింది రెండు ఫంక్షన్లు 1𝑠1 మరియు మరొకటి 1𝑠2 మరియు ఈ రెండింటి యొక్క లాప్లేస్ ఇన్వర్స్ మనకు తెలుసు ఎందుకంటే అవి చాలా ప్రాథమిక ఫంక్షన్స్ కాబట్టి లాప్లేస్ 1𝑠1 𝑒−𝑡 అవుతుంది మరియు 1𝑠2 యొక్క లాప్లేస్ ఇన్వర్స్ 𝑡 అవుతుంది కాబట్టి ఈ రెండింటి యొక్క లాప్లేస్ ఇన్వెర్స్ మనకు తెలుసు ఇప్పుడు మనం ఈ కన్వల్యూషన్ థీరం వర్తింప చేయవచ్చు ఇది లాప్లేస్ 𝑓∗𝑔 ఈ రెండు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క ప్రోడక్ట్ లేదా మరొక విధంగా చేయాలంటే మనం ఈ రెండింటికి లాప్లేస్ ఇన్వర్స్ ని కనుగొనవచ్చుకాబట్టి ఇది F𝑠 మరియు 𝐺𝑠 అని చెప్పుకుందాం కాబట్టి ఈ ప్రోడక్ట్ యొక్క లాప్లేస్ ఇన్వెర్స్ F𝑠⋅𝐺𝑠 ఈ రెండు ఫంక్షన్ల యొక్క సాధారణ ప్రోడక్ట్ కి సమానంగా ఉంటుంది దీని ఇన్వెర్స్ ఇక్కడ తీసుకోబడింది కాబట్టి F𝑠 ఇన్వర్స్ 𝑓𝑡 మరియు 𝐺𝑠 ఇన్వర్స్ 𝑔𝑡 మరియు ప్రోడక్ట్ యొక్క ఈ 𝐿 ఇన్వర్స్ కేవలం కన్వల్యూషన్ ప్రోడక్ట్ ఇక్కడ మనకు తెలిసిన లాప్లేస్ ఇన్వర్స్ లు 𝑒−𝑡 మరియు ఇక్కడ 𝑡 అనే రెండు ఫంక్షన్ల ప్రోడక్ట్ కలిగి ఉన్నాము కాబట్టిమనం ఇప్పుడు ఈ థీరంకన్వల్యూషన్ థీరంన్ని వర్తింపచేయవచ్చు మరియు ఫలితాలు ఈ 1𝑠12 ద్వారా ఇవ్వబడిన లాప్లేస్ ఇన్వర్స్ కేవలం ఈ 𝑓 మరియు 𝑔 యొక్క ప్రోడక్ట్ అవుతుంది కాబట్టి ఇది 0 నుండి 𝑡 వరకు ఉన్న 𝑓 మరియు 𝑔 ల ప్రోడక్ట్ఇక్కడ మనం 𝜏 తీసుకున్నాము మరియు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో షిఫ్ట్ తీసుకున్నాము మనం ఇతర మార్గంలో కూడా చేయవచ్చు ఆపై ఇక్కడ మనం 𝑒−𝑡 ని బయటకు తీయవచ్చు మరియు మేము ఈ 𝜏𝑒−𝜏ని కలిగి ఉన్నాము ఇది ఇంటెగ్రేట్ చేయబడుతుంది మరియు మేము ఇంతకు ముందు ఇలాంటి సమస్యను చేసాము ఇక్కడ మేము అటువంటి రెండు ఫంక్షన్ల 𝑒𝑡 మరియు 𝑡 యొక్క కన్వల్యూషన్ను లెక్కించాము ఇక్కడ మనకు 𝑒−𝑡 ఉంది కాబట్టి అదే ఫలితం మనం ఇంతకు ముందు పొందిన 𝑒−𝑡𝑡−1కి సమానంగా ఉంటుంది మీరు దీన్ని ఇక్కడ ఎవాల్యుయేట్ చేయడానికి ఈ కన్వల్యూషన్ సిద్ధాంతాన్ని వర్తింపజేయాలనుకుంటే s𝑠212 మళ్ళీ మనం దానిని పార్షియల్ ఫ్రాక్షన్లు గా విడగొట్టవచ్చు లేదా ఈ కన్వల్యూషన్ సిద్ధాంతం ఉపయోగించి కూడా చేయవచ్చు కాబట్టి మళ్లీ ఇక్కడ కూడా కన్వల్యూషన్ థీరం ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే sin𝑡 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ 1𝑠21 అని మాకు తెలుసు ఇది ఇక్కడ ఉంది ఇతర ఫంక్షన్ అక్కడ 𝑠𝑠21 తో మల్టిప్లికేషన్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ప్రోడక్ట్ L sin𝑡 మరియు L cos𝑡 తప్ప మరొకటి కాదని మాకు తెలుసు ఆపై ఈ ఇన్వర్స్ యొక్క విలువ ఈ ఫంక్షన్ల sin𝑡 మరియు cos𝑡 యొక్క కన్వల్యూషన్కు సమానం అని చెప్పే కన్వల్యూషన్ సిద్ధాంతాన్ని మనం అన్వయించవచ్చు ఈ కన్వల్యూషన్ నిజానికి కొంచెం ఎక్కువ సాధారణ ఫంక్షన్ల కోసం sin𝜔𝑡 మరియు cos𝜔𝑡 మేము ఇంతకు ముందు చేసాము కాబట్టి మనం ఇప్పుడు దీని ద్వారా త్వరగా సమీక్షించవచ్చు కాబట్టి మేము ఈ 2sin𝐴cos𝐵 ఫార్ములాను మళ్లీ ఇక్కడ వర్తింపజేస్తాము ఆపై మనం దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి మరియు చివరకు మనం పొందగలిగేది కేవలం 12𝑡sin𝑡 కాబట్టి ఇది ఇక్కడ ఇన్వర్స్ ఈ కన్వల్యూషన్ థీరం సహాయంతో మేము విశ్లేషించాము మేము పార్షియల్ ఫ్రాక్షన్స్ ను చేస్తే అవి తరచుగా దశలవారీగా ఉంటాయి మరియు పార్షియల్ ఫ్రాక్షన్స్ ను చేయడానికి దూరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ను చేయనవసరం లేదు ఈ కన్వల్యూషన్ ఇంటిగ్రల్ ని మాత్రమే మనం లెక్కించాలి కాబట్టి అనేక సందర్భాల్లో ఇది సులభంగా ఉండవచ్చు కన్వల్యూషన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఉదాహరణకు 1𝑠3𝑠21 పొందండి కాబట్టి మనకు 𝐿 ఇన్వర్స్ 1𝑠3 ఉంది దీని లాప్లేస్ ఇన్వర్స్ 𝑡22 మరియు ఇక్కడ మరొక ఫంక్షన్ 1𝑠21 దీని లాప్లేస్ ఇన్వర్స్ sin𝑡 కాబట్టి ప్రోడక్ట్ యొక్క లాప్లేస్ ఇన్వర్స్ ని పొందడానికి ఇది ఈ 12𝑡2∗sin𝑡 యొక్క కన్వల్యూషన్ ప్రోడక్ట్ కి సమానం అని చెప్పే కన్వల్యూషన్ సిద్ధాంతాన్ని వర్తింపజేస్తాము కాబట్టి మనం 𝑡2sin𝑡 సూత్రం ప్రకారం ఈ కన్వల్యూషన్ ప్రోడక్ట్ ని ఇక్కడ పొందాలి మనకు sin𝜏 మరియు 𝑡−𝜏2𝑑𝜏 ఉంది మరియు మేము భాగాల వారీగా ఇంటిగ్రేషన్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ ఈ sin𝜏 −cos𝜏 అవుతుంది ఇది మొదటి ఫంక్షన్ 𝑡−𝜏2 మరియు ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తే అది 2𝑡−𝜏 మరియు sin𝜏 అనేది ఈ cos𝜏 అవుతుంది ఆపై మైనస్ గుర్తు ఈ −𝜏 నుండి మరియు ఈ cos నుండి వస్తుంది కాబట్టి అది ప్లస్ అవుతుంది మరియు ఈ మైనస్ అలాగే ఉంటుంది మరియు ఇప్పుడు మనం ఆ పరిమితులను ఇక్కడ మరోసారి భాగాలుగా చేయడం ద్వారా భర్తీ చేయవచ్చు చివరకు మనం ఇక్కడ పొందేది t 22cos𝑡−1 ఇచ్చిన ఫంక్షన్ యొక్క లాప్లేస్ ఇన్వర్స్ ఇప్పుడు మేము లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క మరొక ప్రోపర్టీని పరిగణిస్తాము మరియు ఇవి లిమిటింగ్ సిద్ధాంతాలు కాబట్టి లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క సమాచారం నుండి 𝑡 → 0కి లేదా 𝑡 → ∞కి చేరుకున్నప్పుడు ఫంక్షన్ యొక్క ప్రవర్తనను లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా పొందడం కూడా చాలా ముఖ్యం కాబట్టి ముందుగా మనం ఇనీషియల్ వాల్యూ థీరం ని చూస్తాము ఇది 0 నుండి ∞ వరకు మరియు ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ 𝛼 వరకు నిరంతరంగా ఉందని అనుకుందాం అంతేకాకుండా 𝑓′ కూడా పీస్వైస్ కంటిన్యూస్ మరియు ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అని ఇవ్వబడింది కాబట్టి 𝑓 మరియు 𝑓′ యొక్క అన్ని లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్సిస్టేన్సు లో ఉంది కాబట్టి ఇది F𝑠𝑓𝑡 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అని అనుకుందాం అప్పుడు ఈ ఇనీషియల్ వాల్యూ థీరం 𝑓𝑡 యొక్క పరిమితిని 𝑡→ 0కి చేరుస్తుంది కాబట్టి ఈ 𝑓𝑡 యొక్క పరిమితి విలువ 𝑡→ 0కి చేరుకుంటుంది లిమిట్ 𝑠→∞𝑠𝐹𝑠కి సమానంగా ఉంటుంది కాబట్టి మనం పరిమితిని లెక్కించాలి ఉదాహరణకు ఇది 𝑠F𝑠 మరియు 𝑡0కి చేరుకునేటప్పుడు ఫంక్షన్ యొక్క ప్రవర్తనకు సరిగ్గా సరిపోయే ఈ పరిమితిని మనం పొందవచ్చు కాబట్టి ఇది ప్రత్యక్ష ఫలితం ఇచ్చిన ట్రాన్స్ఫార్మ్ ఇచ్చిన లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ సహాయంతో మనం కూడా అంచనా వేయవచ్చు లేదా 𝑡0కి చేరుకున్నప్పుడు ఫంక్షన్ యొక్క విలువను పొందవచ్చు కాబట్టి దీనిని ఇనీషియల్ వాల్యూ థీరం అని పిలుస్తారు మరియు కేవలం దీని రుజువు ని చూద్దాము ఆ తర్వాత డెరివేటివ్ థీరం యొక్క రుజువు కాబట్టి ఫంక్షన్ 0 వద్ద కంటిన్యూస్ గా లేనప్పుడు 𝑓′𝑡 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ 𝑠𝐿𝑓𝑡−𝑓0 అనే డెరివేటివ్ థీరం మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి మేము పరిమితిని 0గా తీసుకోవాలి ఇది 𝑓 సాధారణంగా ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్లో పీస్వైస్ కంటిన్యూస్ గా ఉంటుందని ఇక్కడ ఈ ఊహ కారణంగా ఎల్లప్పుడూ ఉంటుంది ఈ సందర్భంలో ఇది 0 వద్ద కంటిన్యూస్ గా ఉంది అని ఇవ్వబడుతుంది ఈ నిర్దిష్ట సందర్భంలో ఈ విలువ కూడా fకి సమానంగా ఉంటుంది కాబట్టి మేము ఈ డెరివేటివ్ సిద్ధాంతాన్ని ఉపయోగించాము 𝑓′𝑡 యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ 𝑠𝐿𝑓𝑡−𝑓0 మరియు మనం𝑠 → ∞ సమీపిస్తున్నప్పుడు ఇక్కడ పరిమితిని తీసుకుంటే మనం ఏమి పొందుతాము మేము దీని యొక్క లాప్లేస్ని పొందుతాము 𝑓′𝑡 మరియు 𝑓′𝑡 అనేది పీస్వైస్ కంటిన్యూస్ మరియు ఎక్స్పోనెన్షియల్ క్రమం కలిగి ఉంటుంది అని మాకు ఇప్పటికే తెలుసు మరియు మేము ఈ 𝑠 → ∞కి తీసుకున్నప్పుడు దీని యొక్క లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ గురించి మేము ఇప్పటికే చర్చించాము ఇది 0కి వెళ్తుంది ఇక్కడ ఈ ఫలితం లాప్లేస్ ఒక పీస్వైస్ కంటిన్యూస్ మరియు ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఫంక్షన్ యొక్క ట్రాన్స్ఫార్మ్ 0కి వెళుతుంది అనే మునుపటి చర్చను అనుసరిస్తుంది కాబట్టి ఇక్కడ మేము ఆ ఫలితాన్ని 0 అని ఉపయోగించాము మరియు ఇక్కడ మనకు 𝑠F𝑠 పరిమితి ఉంది మరియు ఇది ఇక్కడ 𝐹𝑠 ఉంది కాబట్టి 𝑠F𝑠 𝑠 → ∞ మైనస్ ఇది 𝑓0కి వెళుతుంది మరియు ఇది కోరుకున్న ఫలితం ఇక్కడ ఉన్న పరిమితి ఇది 𝑓0 అంటే 𝑡→ 0 𝑓𝑡 పరిమితికి సమానం 𝑠 → ∞ మరియు 𝑠𝐹𝑠కి వెళుతుంది ఫైనల్ వాల్యూ థీరం కి వస్తే ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ యొక్క ఈ 0 నుండి ∞ వరకు 𝑓 కంటిన్యూస్ గా మరియు 𝑓′ పీస్వైస్ కంటిన్యూస్ గా ఉండేటటువంటి ఫంక్షన్ కంటిన్యూస్ గా ఉంటుందని మేము భావించాము మరియు f𝑡 𝑡 → ∞కి చేరుకునే అదనపు షరతు కూడా ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఫలితం ఏమిటంటే మనం దీన్ని మళ్లీ 𝑠𝐹𝑠 తీసుకున్నప్పుడు మరియు పరిమితి 𝑠→ 0కి వెళుతుంది అది ఖచ్చితంగా 𝑓𝑡 విలువ అవుతుంది ఇక్కడ 𝑡 ∞కి వెళుతుంది మరియు దీని ఎక్సిటన్స్ కి మనకు ఉంటుంది ఇప్పటికే ఊహించబడింది ఆ సందర్భంలో ఇది ఇనీషియల్ వాల్యూ థీరం యొక్క ఫలితం మళ్ళీ రుజువుకి వెళుతున్నాము కాబట్టి మనకు ఈ థీరం తెలుసు ఇది డెరివేటివ్ సిద్ధాంతం మరియు ఇప్పుడు ఈ లాప్లేస్ అన్ని చెల్లుబాటు అయ్యే 𝑠 రేంజ్ ఏమిటో మనం తప్పక పరిశీలించాలి కాబట్టి ఇక్కడ ఉదాహరణకి 𝑓 అనేది ఎక్స్పోనెన్షియల్ 𝛼ని కలిగి ఉంది అని ఇప్పటికే ఇవ్వబడింది అయితే ఈ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ వాస్తవానికి 0 అని మనం గమనించాలి ఫంక్షన్ 0తో సహా కంటిన్యూస్ గా ఉన్నందున లేదా అది కూడా పీస్వైస్ కంటిన్యూస్ గా ఉంటే ఆ సందర్భంలో కూడా 𝑡 → 0కి పరిమితి ఉంటుంది కాబట్టి ఈ పరిమితి ఉంది మరియు 𝑡 →∞కి వెళ్లినప్పుడు f𝑡 కూడా ఉనికిలో ఉంది మరియు ఫంక్షన్ కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి ఇది 0 నుండి పరిమితి అలాగే ఉంటుంది లిమిట్స్ కి ఫంక్షన్ ఉనికిలో ఉందని లేదా విలువ ఉందని మనకు తెలుసు ఆపై 𝑡→ ∞కి చేరుకున్నప్పుడు కూడా ఇది పరిమితమైనది ఆపై ఫంక్షన్ మధ్యలో కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి బౌండెడ్ ఫంక్షన్ మరియు ఇది బౌండెడ్ ఫంక్షన్ అని మనకు తెలిసిన తర్వాత దీన్ని ఈ 𝑀𝑒0𝑡 ద్వారా పరిమితం చేయవచ్చు అంటే ఈ ఫంక్షన్కు ఆర్డర్ కేవలం 0 అవుతుంది ఎందుకంటే ఇది ఇవ్వబడింది 𝑡 → ∞ కి 𝑓𝑡 ఉనికిలో ఉంటుంది కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఫలితం అన్ని 𝑠 విలువలకి చెల్లుతుంది 𝑓 అనేది ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ 0 ఎందుకంటే నేను చర్చించినట్లుగా ఇది బౌన్డెడ్ మరియు ఈ రెండు లిమిట్స్ 𝑡→ 0 మరియు 𝑡 → ∞కి అవి ఉనికిలో ఉన్నాయి మరియు 𝑓𝑡 కంటిన్యూస్ గా ఉంటుంది కాబట్టి ఇది బౌన్డెడ్ పరిమితమై ఉంటుంది అంటే ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ 0 కాబట్టి ఇక్కడ ఎక్సప్రెషన్ఇంటిగ్రల్ 𝑒−𝑠𝑡𝑓′𝑡𝑑𝑡 ఇది 𝑠𝐹𝑠−𝑓 కి సమానం ఇది అన్ని 𝑠 విలువలకి ఇది సానుకూలంగా ఉంటుంది ఆపై దీన్ని కలిగి ఉన్నందున ఈ చర్చలో భాగమైన ఈ ఫలితాన్ని కూడా మనం వర్తింపజేయవచ్చు కాబట్టి ఈ 𝑓 ఈ పీస్వైస్ కంటిన్యుటీ ఉందని అనుకుందాం మరియు మనకు ఇది 𝑓𝑡 𝐹𝑠కి సమానం అని అనుకుందాం మరియు ఈ ఇంటిగ్రల్ కన్వర్జ్ అవుతుంది మరియు ఇది అన్నింటికీ చెల్లుతుంది కాబట్టి మనం ఈ పరిమితిని తీసుకోవచ్చు అక్కడ 𝑠 → 0 𝐹𝑠 లిమిట్ 𝑠 → 0 ఇది ఇక్కడ 𝐹𝑠 మాత్రమే మరియు ఇది దీనికి సమానం ఎందుకంటే మనం ఈ పరిమితిని తీసుకోవచ్చు ఈ షరతులు ఉంచినట్లయితే మనం ఈ పరిమితిని తీసుకోవచ్చని ఫలితాలు చెబుతున్నాయి అప్పుడు ఇది 𝑒0 1 అవుతుంది మరియు ఈ విలువ కేవలం 0F𝑡𝑑𝑡 మాత్రమే అవుతుంది కాబట్టి మా విషయంలో కూడా ఈ ఫలితం అన్ని 𝑠 పాజిటివ్కు చెల్లుబాటు అవుతుంది మరియు ఈ0𝑓′𝑡𝑑𝑡 ఇంటిగ్రల్ ఉందని మేము ఊహించినట్లయితే అన్ని ఇతర షరతులు కూడా చెల్లుతాయి కాబట్టి దీన్ని కలిగి ఉన్న మనం ఇప్పుడు ఏమి చేయగలం మనం ఇక్కడ పరిమితిని కుడి చేతి వైపు నుండి 𝑠→ 0 మరియు అలా చేసాము మేము ఇక్కడ రెండు వైపులా లిమిట్ ని వర్తిస్తే మరియు ఇప్పుడు ఈ థీరం పైన పేర్కొన్న ఫలితం మనం దీన్ని లోపలికి తీసుకుని అక్కడ దీనికి వర్తింపజేయవచ్చు అంటే మనకు0𝑓′𝑡𝑑𝑡 ఉంది ఫలితం లిమిట్ 𝑠→0 𝑠𝐹𝑠−𝑓 మరియు ఇది ఇక్కడ 𝑓′ అంటే 𝑓 కాబట్టి f𝑡 ఎక్కడ లిమిట్ 𝑡→∞𝑓𝑡−𝑓 లిమిట్ t →∞𝑓𝑡−𝑓 అది ఎడమ చేతి వైపు ఇది కుడి వైపు ఇది రద్దు చేయబడుతుంది మరియు మేము ఇక్కడ ఖచ్చితంగా ఈ ఫలితాన్ని పొందుతాము ఆ లిమిట్ 𝑡→∞𝑓𝑡లిమిట్ 𝑠→0𝑠F𝑠 ఈ ఫైనల్ వాల్యూ థీరం లో దీని ఏక్సిస్టేన్స్ కి చాలా ముఖ్యమైనదని ఒక వ్యాఖ్య లిమిట్ 𝑡→∞F𝑡 ఎందుకు మనం దీన్ని f𝑡 sin𝑡గా పరిగణిస్తే 𝑠𝐹𝑠 అని మనకు తెలుసు ఎందుకంటే sin𝑡 యొక్క 𝐹𝑠 లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ 1 𝑠21 కాబట్టి ఇది 0కి సమానం మనం ఇక్కడ ఈ పరిమితిని తీసుకుంటే మరియు ఈ విధంగా 𝑠F𝑠 𝑠→ 0కి వెళ్లినప్పుడు ఉనికిలో ఉంది మరియు లిమిట్ 𝑡→∞ 𝑓𝑡 ఉనికిలో ఉంది కానీ ఇక్కడ అది ఉనికిలో లేదు ఇది ఉనికిలో ఉన్నప్పుడు ఈ ఫైనల్ వాల్యూ థీరంకి ప్రాముఖ్యత ఉంటుంది అప్పుడు లిమిట్ 𝑠→0 𝑠F 𝑠 మాత్రమే ఈ లిమిట్ 𝑡→∞ 𝑓𝑡కి సమానం లేకపోతే దాని అర్థం లేదు కాబట్టి ఈ లిమిట్ 𝐿కి సమానం అని మనం చెప్పగలం అప్పుడు ఈ లిమిట్ 𝑡→∞ f𝑡 ఉంది మరియు ఇది 𝐿కి సమానంగా ఉంటుంది లేదా ఈ పరిమితి ఉనికిలో లేదు కాబట్టి పరిమితి 𝑠F𝑠 ఉందని మేము కనుగొంటే రెండు సందర్భాలు ఉంటాయి ఆ లిమిట్ 𝑡 → ∞ 𝑓𝑡 దీనికి సమానం లేదా అది కాకపోతే ఆ సందర్భంలో లిమిట్ ఉనికిలో ఉండదు ఈ f𝑡ని నిర్ణయించకుండా మరియు 𝑓𝑡 అనేది లిమిటింగ్ సిద్ధాంతాల యొక్క ఈ అజంషన్స్ అన్నింటినీ సంతృప్తిపరుస్తుందని భావించి ఈ లాప్లేస్ను బట్టి 𝑡 →0కి మరియు 𝑡→∞కి చేరుకున్నప్పుడు లిమిటింగ్ విలువ ఎంత అని మేము లెక్కించాలనుకుంటున్నాము మనం నేరుగా లిమిటింగ్ థీరంను వర్తింపజేయవచ్చు మరియు ఇనీషియల్ వాల్యూ థీరం ద్వారా 𝑡 ఈ 𝑠F𝑠లో 0కి చేరువవుతున్నప్పుడు ఈ పరిమితి విలువను పొందవచ్చు మరియు ఇది 1 ప్లస్ అవుతుంది కాబట్టి 𝑠𝐹𝑠 మనం ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 𝑠 కాబట్టి మనకు 1 ఉంటుంది ఆపై ఇక్కడ కూడా మనం అక్కడ ఉన్న 𝑠ని మల్టిప్లికేషన్ చేస్తాముమరియు మేము ఈ 𝑠 మరియు Tan−1𝑎𝑠ని గమనిస్తాము మరియు 𝑠→∞కి చేరుకున్నప్పుడులిమిట్ ని కనుగొనాలి దీనిని లిమిట్ 𝑠→∞ tan−1𝑎𝑠 1𝑠 అని వ్రాయవచ్చు ఇప్పుడు మనం గమనించేది ఏమిటంటే 𝑠→ ∞కి చేరుకున్నప్పుడు ఇది 00 రూపం కాబట్టి tan−10 0 మరియు 𝑠 → ∞ కి సమీపించే కొద్దీ 1𝑠 0 అవుతుంది కాబట్టి మనకు 00 రూపం ఉంది ఇక్కడ చేసిన LHopital నియమాన్ని వర్తింపజేయవచ్చు కనుక న్యూమరేటర్ డిఫరెన్షియేట్ చేయబడింది డినామినేటర్ కూడా డిఫరెన్షియేట్ చేయబడింది మరియు మేము 𝑠 →∞ తీసుకున్నప్పుడు మీరు అక్కడ 𝑎 మాత్రమే పొందుతారు 𝑡 → 0కి చేరుకున్నప్పుడు ఈ విలువ f𝑡 యొక్క ఈ పరిమితి విలువలో 1𝑎 అదేవిధంగా ఫైనల్ వాల్యూ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం లిమిట్ 𝑡→∞ f𝑡 లిమిట్ 𝑠→0 𝑠𝐹𝑠 మరియు విలువ 1 అవుతుంది ఎందుకంటే ఇక్కడ 𝑠𝐹𝑠 1𝑠tan−1 𝑎𝑠 ఇక్కడ లిమిట్ 𝑠→ 0కి చేరుకుంటుంది కాబట్టి 𝑠 → 0కి చేరుకున్నప్పుడు రెండవ పదం అదృశ్యమవుతుంది అది 0 అవుతుంది మరియు మనకు కేవలం 1 విలువ వస్తుంది కాబట్టి ఉదాహరణకు అటువంటి ఫంక్షన్ల కోసం మనం ఈ సిద్ధాంతాలని వర్తింపజేయవచ్చు చివరి వ్యాఖ్య ఈ పరిమితి ఉన్నట్లయితేలిమిట్ t→∞f𝑡 లిమిట్ 𝑠→0 𝑠𝐹𝑠 అని ఫైనల్ వాల్యూ సిద్దాంతం చెప్తుంది ఒకవేళ 𝐹𝑠 పరిమితమైతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే 𝐹𝑠 పరిమితమై 𝑠 →0కి స్వల్పంగా చేరుకుంటే ఇది 0 ఎందుకంటే 𝑠→0 కి చేరువైతే మరియు 𝐹𝑠 పరిమితమైనది కాబట్టి అల్పంగా ఇది 0 అయితే దీనికి కొంత అర్థం ఎందుకు ఉంది ఎందుకంటే లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ 𝑠→0 కి చేరుకునే కొద్దీ పరిమితంగా లేని అనేక ఫంక్షన్లు ఉన్నాయి ఉదాహరణకు మీరు f𝑡1ని తీసుకుంటే దాని లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ 1𝑠 ఇప్పుడు వివిధ ఫంక్షన్ల కోసం ఇది 0 కాదు ఉదాహరణకు ఇక్కడ మనకు 1𝑠 ఉంది మరియు 𝑠𝐹𝑠 కేవలం 1 అవుతుంది మరియు 𝑠→ 0కి వెళుతుంది కాబట్టి విలువ 1 అవుతుంది ఇది నిజానికి ఈ సందర్భంలో ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఈ ఉపన్యాసాన్ని సిద్ధం చేయడానికి మేము ఉపయోగించిన రెఫరెన్స్ లు ఇవి ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్పాలంటే మేము కన్వల్యూషన్ థీరం మరియు ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ను లెక్కించడానికి కొన్ని అప్లికేషన్స్ గురించి చర్చించాము మరియు మేము ఈ లిమిట్ 𝑠→∞ 𝑠 F𝑠ని లెక్కించడం ద్వారా 𝑡→ 0కి చేరుకునేటప్పుడు ఫంక్షన్ యొక్క ప్రవర్తనను అంచనా వేయగలము ఇనీషియల్ వాల్యూ థీరం ని కూడా చర్చించాము ఫైనల్ వాల్యూ సిద్ధాంతం ద్వారా ఈ 𝑠F𝑠ని లెక్కించడం ద్వారా మరియు 𝑠→0కి లిమిట్ ని తీసుకోవడం ద్వారా 𝑡 →∞కి చేరుకున్నప్పుడు మనం ఈ 𝑓𝑡 విలువని పొందవచ్చు ఇవి వివిధ సమస్యలు మరియు దాని అప్లికేషన్లకు వర్తించే కొన్ని ముఖ్యమైన ఫలితాలు ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మీరు శ్రద్దగా విన్నందుకు చాలా ధన్యవాదాలు